ఇంజనీర్ల కోసం రూపొందించబడిన డేటా సైన్స్ కోర్స్ యొక్క ఆర్ R మాడ్యూల్ లోని నాలుగవ ఉపన్యాసం కు స్వాగతం ఈ ఉపన్యాసంలో మేము మీకు ఆర్ R యొక్క డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్స్ ను పరిచయం చేయబోతున్నాం డేటా ప్రేమ్ లను ఎలా సృష్టించాలి డేటా ప్రేమ్ యొక్క అడ్డు వరుస లు మరియు నిలువు వరసల ను ఎలా యాక్సెస్ చేయాలి డేటా ప్రేమ్ లను ఎలా సవరించాలి మరియు ఫ్రేమ్ డేటా ఫ్రేమ్ యొక్క కొత్త అడ్డు వరుస లను మరియు నిలువు వరుస లను ఎలా జోడించాలి మొదట డేటా ఫ్రేమ్ అంటే ఏమిటో చూద్దాం డాటా ఫ్రేమ్ అనేది ఆర్ R యొక్క సాధారణ డేటా ఆబ్జెక్ట్ వీటిని మీరు పట్టిక రూపం లో నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు R ప్రోగ్రామింగ్ లో డాటా ఫ్రేమ్ లు అత్యంత ప్రాచుర్యం పొందిన ఆబ్జెక్ట్ లు ఎందుకంటే డేటాను పట్టిక రూపం లో చూడ టం సౌకర్యవంతంగా ఉంటుంది డేటా ప్రేమ్ లను మ్యాట్రిసెస్ గా కూడా బోధించవచ్చు ఇక్కడ అ మాతృక యొక్క ప్రతి నిలువు వరుస వేర్వేరు డేటా రకాన్ని కలిగి ఉంటుంది ఆర్ R లో డేటా ప్రేమ్ ను ఎలా సృష్టించాలో చూద్దాం డేటా ఫ్రేమ్ ను ఎలా సృష్టించాలో ఇక్కడ కోడ్ చూపిస్తుంది ఇక్కడ మౌస్ తో సూచించబడిన కమాండ్ ఒక వెక్టార్ ను సృష్టిస్తుంది అది న్యూమరిక్ వెక్టార్ అది 12 మరియు 3 సంఖ్య లను కలిగి ఉంది రెండవ ఆదేశం క్యారెక్టర్ వెక్టార్ ను సృష్టిస్తుంది దానిలో మూడు 3 స్ట్రింగ్స్ ఉన్నాయి అవి సైలాబ్ మరియు జావ మరియు ఇక్కడ మూడవ ఆదేశం మరొక క్యారెక్టర్ వేరియబుల్ ను సృష్టిస్తుంది ఇది ప్రొటోటైపింగ్ మరియు మొదటి స్కేల్ అప్ కోసం ఎంట్రీ లను కలిగి ఉంది మీరు డేటా ప్రేమ్ ను సృష్టించే మార్గం డేటా ఫ్రేమ్ కమాండ్ ను ఉపయోగించడం ఆపై మీరు సృష్టించిన ప్రతి మూలకాలను ఫంక్షన్ డేటా డాట్ ప్రేమ్ కు ఆర్గ్యుమెంట్ గా పంపండి మీరు డేటా ఫ్రేమ్ d f ను ముద్రించినప్పుడు అది కమాండ్ డేటా ఫ్రేమ్ df సృష్టిస్తుంది అప్పుడు అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు కాబట్టి మీరు సృష్టించిన వేరియబుల్ పేర్లు వరుసలుగా తీసుకోబడతాయని మరియు ప్రతి నిలువు వరుస లోని ఎంట్రీ లు ఒకే డాటా రకానికి చెందిన వి అని మనం చూడవచ్చు డేటా ఫ్రేమ్ సృష్టించే టప్పుడు మీరు సంతృప్తి కరంగా ఉండ వలసిన పరిస్థితి ఇది టెక్స్ట్ ఫైల్ నుండి డేటాను మీరు పంపించాల్సిన మార్గానికి దిగుమతి చేయడం ద్వారా డాటా ఫ్రేమ్ లను కూడా సృష్టించవచ్చు మీరు రీడ్ డాట్ టేబుల్ అని పిలువబడు ఫంక్షన్ ను ఉపయోగించాలి మరియు దాని కోసం వాక్యనిర్మాణం మీరు చదివిన డేటాను కొత్త డేటా ఫ్రేమ్ కు కేటాయించడం అది మీరు సృష్టించదలచిన డేటా కు మీరు పేరు పెట్టారు ఆపై రీడ్ డాట్ టేబుల్ ఫైల్ యొక్క మార్గము పాత్ ను ఆర్గ్యుమెంట్ గా ఇస్తుంది మీకు డేటా మొత్తం సమ్ టెక్స్ట్ ఫైల్ లో ఉంది మీరు ఈ ఆదేశాన్ని రీడ్ డాట్ టేబుల్ మరియు మార్గము మీరు పంపించాల్సిన ఫైల్ మార్గానికి దిగుమతి చేయాల్సిన డేటా ఇది OS స్పెసిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుంది దాన్ని బట్టి బ్యాక్ స్లాష్ ఆపరేటర్ ఉపయోగించాల్సిన అవసరం ఉందా అని మీరు జాగ్రత్త వహించాలి డేటా యొక్క ఎంట్రీ ల మధ్య డిఫాల్ట్ గా వేరు చేయబడిన ఎంట్రీ ల మధ్య తేడా ను గుర్తించడానికి ఒక సపరేటర్ స్పేస్ ను కూడా పేర్కొనవచ్చు మీరు డేటాను దిగుమతి చేయడానికి మరియు యు డేటా ఫ్రేమ్ నేను సృష్టించడానికి సింటాక్స్ చూడాలనుకున్నప్పుడుఇది ఎలా ఉంటుందో క్రొత్త డేటా ప్రేమ్ రీడ్ డాట్ టేబుల్ కి మీరు ఫైల్ యొక్క మార్గాన్ని పేర్కొనాలి ఆపై మీరు డేటా ఎంట్రీ లను వేరు చేయడానికి ఉపయోగించబడుతున్న సపరేటర్ ను కూడా పేర్కొనవచ్చు సపరేటర్ కామా లేదా టాబ్ etcetctra కూడా కావచ్చు కాబట్టి మేము ఇక్కడ చూసిన ది ఏమిటంటే మీరు డేటా ఫ్రేమ్ లను సృష్టించవచ్చు లేదా మీరు ఇప్పటికే ఉన్న డేటాను కొన్ని ఫార్మాట్ ల లో ఉపయోగించవచ్చు మరియు డేటా ఫ్రేమ్ లను సృష్టించడానికి దానిని ఉపయోగించవచ్చు ఇప్పుడు మేము డేటా ప్రేమ్ ను సృష్టించాము డేటా ఫ్రేమ్ యొక్క అడ్డు వరు సలు మరియు నిలువు వరుస లను ఎలా యాక్సెస్ చేయవచ్చు మనం చూడా లి దాని కోసం వాక్యనిర్మాణం డేటా ఫ్రేమ్ మరియు 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయవలసి ఉంది మొదటి ఆర్గ్యుమెంట్ val1 డేటా ఫ్రేమ్ యొక్క అడ్డు వరుస లను సూచిస్తుంది మరియు రెండవ ఆర్గ్యుమెంట్ val2 డేటా యొక్క నిలువు వరుస ల ను సూచిస్తుంది కాబట్టి val1 మరియు val2 ఒక అమరిక లేదా విలువల శ్రేణి ఆ విలువ లు ఒక కామా యొక్క c లేదా ఒకటి నుండి 2 మొదలగునవి కావచ్చు మీరు val2 ను మాత్రమే పేర్కొంటే ఇక్కడ వాక్య నిర్మాణం df యొక్క a | 2 ఇది డాటా ఫ్రేమ్ నుండి మీరు యాక్సెస్ చేయవలసిన నిలువు వరుస ల సమితి ని సూచిస్తుంది ఈ కోడ్ లో మీరు సృష్టించిన డేటా ఫ్రేమ్ మొదటి మరియు రెండవ వరుస ను యాక్సెస్ చేయాలనుకుంటే మీరు చూడవచ్చు మనము 1 to 2 comma ఉపయోగించి అడ్డు వరుస ల ను యాక్సెస్ చేయవచ్చు కాలమ్ లో ఏమి లేకుంటే అన్ని నిలువు వరుస లను యాక్సెస్ చేయవచ్చు మునుపటి స్లైడ్ లో మీరు సృష్టించిన డేటా ఫ్రేమ్ నుండి ఫలితాన్ని చూడవచ్చు మీరు మొదటి రెండు అడ్డు వరుస లను యాక్సెస్ చేయగలుగుతారు మీరు మొదటి రెండు నిలువువరుసలను యాక్సెస్ చేయాలనుకుంటే అడ్డు వరుస లకు బదులు మీరు మొదట స్పేస్ ని ఉంచాలి తరువాత కామా ను ఉంచాలి మీరు యాక్సెస్ చేయవలసిన నిలువు వరుస ల జాబితా ను పేర్కొనాలి అది 1 నుండి 2 వరకు ఈ ఆదేశం లో ఇక్కడ చూపబడింది మరియు మనము కన్సోల్ అవుట్పుట్ లో ఫలితము చూడవచ్చు మీరు సృష్టించిన డేటా యొక్క మొదటి రెండు నిలువు వరుస లను మీరు యాక్సెస్ చేయగలరు మీరు మొదటి మరియు రెండవ నిలువు వరుస లను కాలమ్ పేర్లను ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు కాబట్టి 1 నుండి 2 వరకు d f ని పేర్కొనడం ద్వారా డేటా ఫ్రేమ్ యొక్క నిలువు వరుస లను యాక్సెస్ చేయడానికి ఇది మరొక మార్గం కొన్నిసార్లు మీరు డేటా ఫ్రేమ్ యొక్క ఉపసమితిని ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతారు కొన్ని షరతు లు ఆధారంగా కాబట్టి మీరు చేసే విధానం ఏమిటంటే మీరు డేటా ప్రేమ్ ను ఎంచుకోవలసిన షరతు లు కలిగి ఉండాలి మరియు మీకు డేటా ఫ్రేమ్ కూడా ఉండాలి ఒకసారి మీరు డేటా ప్రేమ్ యొక్క ఉపసమితి ని పొందడానికి కమాండ్ ఉప సమితి ని ఉపయోగించవచ్చు ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాం ఇప్పుడు మనము pd పేరుతో డాటా ఫ్రేమ్ ను సృష్టించబోతున్నాము మొదటి లైన్ పేరు month బ్లడ్ షుగర్ మరియు బ్లడ్ ప్రషర్ నిలువు వరుస లు మనకు జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో మరియు సెంథిల్ మరియు సామ్ నిలువు వరుస ల పేర్లు బ్లడ్ షుగర్ లో బ్లడ్ షుగర్ విలువల వెక్టార్ మరియు బ్లడ్ ప్రషర్ కాలమ్ లో బ్లడ్ ప్రషర్ విలువల వెక్టార్ ఉన్నాయి మీరు డేటా ఫ్రేమ్ ను ముద్రించవచ్చు మరియు ఇది ఎలా ఉందో చూడవచ్చు కానీ ఆ డేటా ఫ్రేమ్ లో నేను సంగ్రహించాలనుకునే అనుకునే ఉపసమితి పేరు సెంథిల్ ఉండాలి లేదా బ్లడ్ లో షుగర్ విలువ 150 కన్నా ఎక్కువ ఉండాలి ఇప్పుడు నేను ఈ p d 2 తో కొత్త డాటా ఫ్రేమ్ ను ముద్రించ గలను ఫలితం చూపిన విధంగా ఇక్కడ console output ఉంది అసలు డేటా ఫ్రేమ్ లో అన్ని ఎంట్రీ లు ఉన్నాయి కానీ pd2 నుండి వచ్చిన కొత్త డాటా ఎంట్రీ లను ఎన్నుకుంటుంది ఎందుకంటే మొదటి ఎంట్రీ ఎంపిక చేయబడింది ఎందుకంటే పేరు సెంథిల్ రెండవ ఎంట్రీ ఎంపిక చేయబడింది ఎందుకంటే పేరు సెంథిల్ మూడవ ఎంట్రీ ఎంపిక చేయబడింది ఎందుకంటే బ్లడ్ లో షుగర్ విలువ 150 కంటే ఎక్కువ డేటా ఫ్రేమ్ లను ఎలా వ్యవహరించాలో ఇప్పుడు మనము చూస్తాము జాబితా మీరు ప్రత్యక్ష కేటాయింపు ద్వారా డేటా ఫ్రేమ్ లను సవరించవచ్చు మనము ఇంతకు ముందే చూశాము వాటిలో వెక్టార్ 1 వెక్టార్ 2 వెక్టార్ 3 ఉన్నాయి ఈ కమాండ్ ఉపయోగించి డేటా ఫ్రేమ్ ను క్రియేట్ చే సాము మనము ఆ డాటాఫ్రేమ్ ను కూడా ముద్రించవచ్చు ఇప్పుడు నేను వెక్టార్ 2 లో రెండవ ఎంట్రీ ని సైలాబ్ కు బదులు ఆర్ R గా మార్చాలనుకుంటే నేను ఈ ఆదేశాన్ని ఉపయోగించడం ద్వారా నేను యాక్సెస్ చేయగలను మరియు రెండవ వరుస లోని మూలకాన్ని ఆర్ R స్ట్రింగ్ తో భర్తీ చేయాలి అనుకుంటున్నాను మీరు ఈ ఆదేశం ఉపయోగించి df2 R అమలు చేయవచ్చు ఈ ఆదేశం ఏమి చేస్తుంది అంటే ఫలితాల లో చూపిన విధంగా scilab ఎంట్రీ ని ఆర్ R తో భర్తీ చేస్తుంది సై లాబ్ R తో భర్తీ చేయబడిందని మీరు చూడవచ్చు ఈ విధంగా మీరు డేటా ప్రేమ్ ను డైరెక్ట్ అసైన్మెంట్ ద్వారా సవరించవచ్చు తరువాత సవరణ ఆదేశాన్ని ఉపయోగించి ఏదైనా డాటా ప్రేమ్ కు ఇన్స్టాన్స్ ను క్రియేట్ చేయడం మనం చూడవచ్చు కాబట్టి దీని కోసం మీరు చేయవలసినది ఏమిటంటే మీరు ఉదాహరణకు డేటా ప్రేమ్ యొక్క ను ఇన్స్టాన్స్ ను సృష్టించవచ్చు కాబట్టి దీని కోసం మీరు చేయవలసినది ఏమిటంటే కమాండ్ data dot frame తో my table గా నామకరణం చేయవచ్చు ఇది కాళీ డేటా ఫ్రేమ్ ను సృష్టిస్తుంది మరియు డేటా ఫ్రేమ్ లోని ఎంట్రీ లను సవరించడానికి నేను ఈ ఈ సవరణ కమాండ్ ను ఉపయోగించవచ్చు కాబట్టి నేను ఎప్పుడైతే ఈ ఆదేశాన్ని అమలు చేసినప్పుడు అది ఒక విండో ను పాప అప్ చేస్తుంది ఇక్కడ నేను వివరాలను పూరించ గలను మరియు నేను ఈ విండో ను మూసి వేసినప్పుడు డేటాను డేటా ప్రేమ్ my table గా సేవ్ చేస్తుంది తరువాత డేటా ప్రేమ్ కు అదనపు అడ్డు వరుస లు మరియు ఎలా నిలువు వరుస లను ఎలా జోడించాలి లో చూద్దాం మేము ఉపయోగించిన అదే ఉదాహరణ ను కొనసాగిద్దాం మేము ఇప్పుడు మరియు ఇంతకుముందు సృష్టించిన డేటా ప్రేమ్ కు మరొక అడ్డు వరుస ను జోడించాలని అనుకుంటున్నాము కాబట్టి మనము r bind కమాండ్ ఉపయోగించి అదనపు అడ్డు వరుస ను జోడించవచ్చు మరియు అదనపు నిలువు వరుస ను జోడించడానికి మనము c కమాండ్ ఉపయోగిస్తాము ఆర్ r బైండ్ bind కమాండ్ command ను సింటాక్స్ లో r bind అని ఉపయోగించి మీరు జోడించదలచిన డేటా ప్రేమ్ మరియు మీరు జోడించాలని అనుకున్న కొత్త అడ్డు వరుస యొక్క ఎంట్రీ లను జాగ్రత్తగా జోడించండి ఎందుకంటే ప్రతీ కాలం ఎంట్రీ లోని డేటా రకాలు ఇప్పటికే ఉన్న వరసలలో ఉన్న డేటా రకాలు కాబట్టి మనం మరొక వరుస ఎంట్రీ ని సృష్టిస్తున్నాము దీనిలో 1 వ నిలువ వరుస vec1 ఉంది అది మనకు న్యూమరిక్ డేటా రకము 4 ఉంది 2 వ నిలువ వరుసలో మనకు క్యారెక్టర్ వేరియబుల్ ఉంది 3 వ నిలువ వరుస లో మనకు స్కేల్ అప్ కోసం క్యారెక్టర్ వేరియబుల్ ఉంది కాబట్టి ఈ ఆదేశం డేటా ప్రేమ్ కు అడ్డు వరుస ను జోడిస్తుంది మరియు డేటా ఫ్రేమ్ ను ముద్రించినప్పుడు అడ్డు వరుస అసలు డేటా ఫ్రేమ్ కు జోడించబడింది అని మీరు చూడవచ్చు ఇప్పుడు నిలువు వరుస ను ఎలా జోడించాలి చూద్దాం నిలువ వరుస ను జోడించడం చాలా సులభం c bind కమాండ్ ఉపయోగించి వాక్యనిర్మాణం చేయవచ్చు అసలు డేటా ఫ్రేమ్ తో క్రొత్త నిలువు వరుస ఎంట్రీ లను జోడిస్తుంది ఇప్పుడు నేను 10 20 30 40 ఎంట్రీ లను కలిగి ఉన్న కొత్త నిలువు వరుస కాల్ vec4 ను జోడించబోతున్నాను మరియు మీరు దీనికి క్రొత్త కాలమ్ ను జోడించి కొత్త డేటా ప్రేమ్ ను ముద్రించినప్పుడు ఈ vec4 ఇప్పటికే ఉన్న డేటా ఫ్రేమ్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు డేటా ఫ్రేమ్ లోని అడ్డు వరుస మరియు నిలువు వరుస లను ఎలా తొలగించాలో ఇప్పుడు మనము చూస్తాము అడ్డు వరుస లేదా నిలువు వరుస ను తొలగించడానికి వాటిలో కొన్నింటిని మనము చూస్తాము మీరు మొదట ఆ అడ్డు వరుస యాక్సెస్ చేయాలి మరియు అది మూసివేయడానికి ముందు ప్రతికూల చిహ్నం ను చొప్పించాలి మీరు ఈ అడ్డు వరుస లను తొలగించాల్సి ఉందని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఉదాహరణ చూద్దాం మీరు మూడవ అడ్డు వరుస ను మరియు మొదటి నిలువు వరుస ను తొలగించాలి అను కుంటే ఈ ఆదేశాన్ని ఉపయోగించవచ్చు కాబట్టి నేను మూడవ అడ్డు వరుస తొలగించాలని అనుకుంటున్నాను కాబట్టి నేను మూడవ అడ్డు వరుస మరియు దాని ముందు ప్రతికూల చిహ్నం ను చొప్పించాలి అదే విధంగా నేను ఒక నిలువు వరుస 1 ని తొలగించాలని అనుకుంటున్నాను నేను ఎంచుకున్న ఒక నిలువు వరుస కు ముందు ప్రతికూల చిహ్నాన్ని చొప్పించాలని అనుకుంటున్నాను నేను df2 ను ముద్రించినప్పుడు కొత్త డేటా ప్రేమ్ df2 కు దానిని జత చేస్తున్నాను మీరు ఫలితాలలో చూడవచ్చు నిలువు వరస వెక్టార్ 1 లేదు మరియు నిలువు వరస వెక్టార్ 3 లేదు ఇది జరుగుతుందని మనము ముందే ఊహించాము ఈ ఆదేశం మనం సృష్టించిన డేటా ప్రేమ్ నుండి నిలువు వరస 3 ను తొలగిస్తుందని మనం చూసినట్లుగా అడ్డు వరుస లను మరియు నిలువు వరుస లను షరతులతో తొలగించవచ్చు కాబట్టి వివరణ క్రింది విధంగా ఉంటుంది వెక్టార్ 3 లేని నిలువు వరుస లను యాక్సెస్ చేయదలచిన నిలువు వరుస లోని అన్ని అడ్డు వరుస లను యాక్సెస్ చేయాలనుకుంటున్న డేటా ఫ్రేమ్ ఉంది అంటే మేము వెక్టార్ 2 వెక్టార్ 4 మరియు వెక్టార్ 1 యాక్సెస్ చేయాలని అనుకుంటున్నాము కాబట్టి ఈ ఆశ్చర్యార్థక చిహ్నము కాలమ్ పేరు వెక్టార్ 3 ఉన్న నిలువు వరుస లకు నో చెప్పింది మరియు నేను 3 నుండి డేటాను ముద్రించినప్పుడు 3 నుండి డేటాను కేటాయిస్తున్నాం డేటా లో కాలమ్ vec3 లేదని మీరు చూడవచ్చు మేము వెతుకుతున్న ఫ్రేమ్ మీరు ఈ ఆదేశాన్ని ఉపయోగించి ఎంట్రీ 3 ఉన్న అడ్డు వరుస లను కూడా తొలగించవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చెబుతున్నది అడ్డు వరుస లను యాక్సెస్ చేయడం వెక్టార్ 1లోని మూలకం vector 1 is not 3 మరియు మరియు మేము అన్ని నిలువు వరుస లను యాక్సెస్ చేయడం కాబట్టి వెక్టార్ 2లోని డేటాను df df4 నుండి కేటాయిస్తున్నాము మరియు మీరు df4 ను ముద్రించినప్పుడు ఎంట్రీ 3 అడ్డు వరుసడేటా ఫ్రేమ్ నుండి తొలగించబడింది అని మనం చూడవచ్చు డేటా ఫ్రేమ్ లోని అడ్డు వరుస లను ఎలా మార్చాలో మరియు ఫ్యాక్టరీ ఇష్యూ గా పిలువబడు వాటిని ఇప్పుడు చూస్తాము మీరు ఎంటర్ చేసిన డేటా కు డేటా రకాలను కేటాయించడానికి ఆర్ R అంతర్ నిర్మిత లక్షణాన్ని కలిగి ఉంది మీరు న్యూమరిక్ వేరియబుల్స్ ఎంటర్ చేసినప్పుడు అన్ని న్యూమరిక్ వేరియబుల్స్ అందుబాటులో ఉంటాయి మీరు క్యారెక్టర్ వేరియబుల్స్ ఎంటర్ చేసినప్పుడు అన్ని క్యారెక్టర్ వేరియబుల్స్ వర్గములు లేదా స్థాయి లు అందుబాటులో ఉంటాయి ఇప్పుడే అందుబాటులో ఉన్న కారకాలు ఇవి మాత్రమే అనిపిస్తుంది మీరు మూడవ అడ్డు వరుస మూడవ నిలువు వరుస లోని మూలకాన్ని ఇతరులకు మార్చాలని అనుకున్నప్పుడు ఏమి జరుగుతుంది అంటే అది హెచ్చరిక సందేశాన్ని ప్రదర్శిస్తుంది లేదా వార్నింగ్ ఇస్తుంది ఇక్కడ ఇతరుల వర్గీకరణ వేరియబుల్ అందుబాటులో లేదు మరియు ఇది NA తో భర్తీ చేస్తుంది ఇతరులు అక్కడ ఉండాలని కోరుకునే స్థలం మనకు NA కలిగి ఉందని మరియు మనము కూడా ఈ పద కారకం హెచ్చరిక సందేశం లో వాడ వచ్చు మరియు కారకం సమస్య ను ఎలా వదిలించుకోవాలి అనేది ఇప్పుడు ప్రశ్న మీరు ప్రవేశించే టప్పుడు ఆర్ R లోని కొత్త ఎంట్రీ లు ఇప్పటికే నిర్వచించబడిన కారకాల స్థాయిలకు అనుగుణంగా ఉండాలి లేకపోతే దోషసందేశం ముద్రించబడుతుంది ఈ సమస్య జరగ కూడదు అను కుంటే మీరు చేయవలసినది ఏమిటంటే మీరు దాని నుండి డేటాను నిర్వచించేటప్పుడు మరొక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి ఇది స్ట్రింగ్స్ ను కారకాలుగా అప్రమేయంగా అబద్ధమని చెబుతుంది ఈ ఆర్గ్యుమెంట్ నిజం ఈ హెచ్చరిక మీకు రావడానికి కారణం మీరు స్ట్రింగ్ అక్షరాలను కొత్త స్ట్రింగ్ అక్షరాలుగా మార్చడం ఇప్పుడు మీరు మూడవ అడ్డు వరుస మూడవ మూలకాన్ని ఇతరులకు మార్చాలని అనుకుంటున్నారు మరియు అదే తారుమారు చేయడానికి ప్రయత్నించండి మరియు డేటా ఫ్రేమ్ ను ముద్రించండి ఇక పై NA లేదని మీరు చూడవచ్చు మరియు మనము కోరు కున్నది సాధించాము ఉపన్యాసంలో డేటా ను ఎలా సృష్టించాలో డేటా ఫ్రేమ్ యొక్క అడ్డు వరుస లను మరియు నిలువు వరుస లను ఎలా యాక్సెస్ చేయాలో మరియు డేటా ఫ్రేమ్ యొక్క అడ్డు వరుస లను మరియు నిలువు వరుస లను ఎలా తొలగించాలో చూసాము తదుపరి ఉపన్యాసంలో డేటా ఫ్రేమ్ లలో చేయగలిగే మరికొన్ని ఆపరేషన్ లను చూడబోతున్నాము